IIoT అమలు గురించి తదుపరి ఉదాహరణ ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ నుండి ఇవ్వబోతున్నాను ఆరోగ్య సంరక్షణలో IIoT అమలు చాలా విస్తృతంగా ఉంది ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో ప్రస్తుతం వివిధ రకాల IIoT అమలు పరిష్కారాలు ఉన్నాయి నేటి ఆరోగ్య సంరక్షణను మార్చడానికి మరియు ఆరోగ్య సంరక్షణను మరింత సరసమైనదిగా మరింత సమర్థవంతంగా మరియు మరింత స్వయంప్రతిపత్తిగా మార్చడంలో IIoT ఎలా సహాయపడుతుందనే దాని యొక్క ముఖ్యాంశాలను నేను మీకు ఇవ్వబోతున్నాను అలా చేసే ముందు కొన్ని పరిచయ విషయాలను ఇస్తాను ఆరోగ్య సంరక్షణ ఈ రోజుల్లో మెరుగుపడింది మునుపటి రోజుల్లో ఆరోగ్య సంరక్షణ లేకపోవడం వల్ల ప్రజలు చనిపోయేవారు బిజీ జీవితం కారణంగా ప్రజలు తమ ఆరోగ్యం గురించి మరచిపోయేవారు మరియు ఇది ఇటీవలి కాలంలో కూడా జరుగుతోంది ప్రజలు బిజీ జీవితం కారణంగా ప్రాథమికం గా వారి ఆరోగ్యం గురించి మరియు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మర్చిపోయారు అదనంగా ఇటీవలి కాలంలో వ్యాధుల సంఖ్య కూడా పెరిగింది అయితే మనకు IOT పరిష్కారాలు ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను తొలగించడానికి IIoT పరిష్కారాలు ఉన్నాయి IIoT పరిష్కారాలు ఆరోగ్య సంరక్షణను సులభతరం మరియు సరసమైనవిగా చేయడానికి సహాయపడతాయి ప్రస్తుతం మార్కెట్లో లభ్యమయ్యే ఇసిజి సెన్సార్ బ్లడ్ ప్రెజర్ సెన్సార్ గ్లూకోజ్ మానిటరింగ్ సెన్సార్ టెంపరేచర్ సెన్సార్ మొదలైన వివిధ సెన్సార్లు ఉన్నాయి అవి చౌకైనవి సరసమైనవి వాటిని సేకరించవచ్చు మరియు రోగులు వారి ఇళ్ళ వద్ద వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడానికి కొనుగోలు చేయవచ్చు లేదా వాటిని వివిధ ఆరోగ్య సౌకర్యాల గల ఆసుపత్రులు కూడా కొనుగోలు చేయవచ్చు ఈ వ్యవస్థలు మరింత అభివృద్ధి చేయబడతాయి ఈ పరికరాలు ఈ విభిన్న సెన్సార్లు ఇంటర్నెట్ విలువైనవి తద్వారా ఏదైనా రోగికి క్లిష్టమైన పరిస్థితి ఉంటే ఈ రోగులు వివరాలు నమోదు చేయబడిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు లేదా ఆసుపత్రులకు వివిధ స్థాయిల హెచ్చరికలు పంపబడతాయి IIoT అమలుకు సంబంధించి వివిధ ఆరోగ్య సంరక్షణ సవాళ్లు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా జనాభా వృద్ధాప్యం అవుతోంది వివిధ వ్యాధులు పెరుగుతున్నాయి ఆసుపత్రులు మరియు మెడికల్ క్లినిక్ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి ఇవి కొన్ని సాధారణ ఆరోగ్య సంరక్షణ సవాళ్లు కానీ ఇవి IIoT కోణం నుండి కూడా ఈ అవసరాలను తీర్చడం కూడా ఒక సవాలు IIoT సొల్యూషన్స్ యొక్క స్కేలబిలిటీ సంఖ్యల పరంగా కానీ సంఖ్యల పరంగానే కాకుండా వైవిధ్యం పరంగా కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది వివిధ రకాల వ్యాధులకు క్యాటరింగ్ వివిధ రకాల ఆసుపత్రులకు వివిధ రకాల వైద్య క్లినిక్లకు వివిధ సౌకర్యాలు ఉన్నాయి ఈ సవాళ్లన్నీ సాధారణ ఆరోగ్య సంరక్షణ సవాళ్లు ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో IIoT అమలుపై కూడా చిక్కులు కలిగి ఉన్నాయి వయస్సు సమూహాలను చూస్తే వృద్ధాప్య జనాభా పెరుగుతోంది 2017 నుండి 2050 మధ్య 60 ఏళ్లు పైబడిన వారు రెట్టింపు కంటే ఎక్కువ అవుతారని భావిస్తున్నారు 1980 లో ప్రపంచవ్యాప్తంగా 382 మిలియన్ల మంది వృద్ధులు ఉన్నారు 2050 లో ఆ సంఖ్య 2 1 బిలియన్లకు పెరుగుతుంది 1980 లో ఇది ప్రపంచవ్యాప్తంగా 382 మిలియన్ల మంది మాత్రమే వృద్ధులు మరియు 2050 నాటికి ఈ వృద్ధుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 2 1 బిలియన్లకు పెరుగుతుందని భావిస్తున్నారు ఇది భారీ సంఖ్య మనకు పెరుగుతున్న జనాభా ఉంది మరియు పెరుగుతున్న జనాభా కూడా వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తుంది వృద్ధులు వారి ఆరోగ్య పరిస్థితి మొదలైనవాటిని సమర్థవంతంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది టెలికేర్ అనువర్తనాలు స్మార్ట్ ఫోన్ లేదా టెలిమెడిసిన్ ప్రాథమికంగా వృద్ధులకు సురక్షితంగా జీవించడానికి సహాయపడతాయి మనం ఈ వృద్ధుల ఇళ్లలో టెలిమెడిసిన్ పరిష్కారాలను అమలు చేయగలుగుతాo తద్వారా వైద్యులు వారి ఇంటి నుండి ఈ వృద్ధుల పరిస్థితిని రిమోట్గా పర్యవేక్షించవచ్చు మనం వృద్ధుల ఉదాహరణను తీసుకున్నాo వృద్ధులకు మాత్రమే కాదు కానీ ఇది ఇతర జనాభాకు కూడా వర్తిస్తుంది జనాభాలోని ఇతర భాగాలు కూడా వర్తిస్తుంది అదనంగా వ్యాధుల సంఖ్య కూడా పెరుగుతోంది వ్యాధుల సంఖ్య మాత్రమే కాదు వ్యాధుల రకాలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి మనం ఈ ప్రత్యేకమైన సమస్యను తీర్చగల మరియు ఆ సమస్యను పరిష్కరించే తగిన సమర్థవంతమైన పెద్ద ఎత్తున పర్యవేక్షణ వ్యవస్థను కలిగి ఉండాలి ఈరోజుల్లో మనం వృద్ధుల కోసం టెలికేర్ అనువర్తనాలు స్మార్ట్ ఫోన్ అనువర్తనాలు మరియు టెలిమెడిసిన్ అనువర్తనాల గురించి మాట్లాడుతున్నాము జనాభాలోని ఇతర విభాగాలకు క్యాటరింగ్ కోసం మనం ఈ రకమైన పరిష్కారాలను కూడా తీసుకుంటున్నాము రోగుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చేయవచ్చు మరియు ఇది ఆసుపత్రిలో చేరే కేసుల సంఖ్యను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది సెన్సార్లు రక్తపోటు శ్వాసక్రియ పల్స్ రేటు హృదయ స్పందన డేటా బరువు డేటాను నిరంతరం మరియు అవసరమైనప్పుడు సేకరించవచ్చు మరియు ఏదైనా అలారంను ప్రేరేపించవలసి వస్తే ఇది చేయవచ్చు ఇది మరింత సమర్థవంతంగా చేయవచ్చు మరియు ఏదైనా అసాధారణ పరిష్కారం కనుగొనబడితే లేదా భవిష్యత్తులో ఏదైనా అసాధారణత తలెత్తుతుంటే ఇది కూడా చేయవచ్చు ఖర్చులో తగ్గింపు అవసరం ఆరోగ్య సంరక్షణ కోసం IIoT ఆధారిత పరిష్కారాలు ఖర్చును తగ్గించడంలో సహాయపడతాయి వేర్వేరు ధరించగలిగే ఆరోగ్య సంరక్షణ పరికరాలు ఆరోగ్య తనిఖీ ఖర్చును తగ్గించడంలో సహాయపడతాయి రిమోట్గా వివిధ సెన్సార్లు స్మార్ట్ సెన్సార్లు కనెక్ట్ చేయబడిన సెన్సార్లను ఉపయోగించి రోగుల నిరంతర పర్యవేక్షణ సాధ్యమవుతుంది ఆసుపత్రులు మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ విభాగాలలో స్మార్ట్ పడకలను అమర్చవచ్చు ఇది రోగుల కార్యాచరణ గురించి నోటిఫికేషన్ పంపగలదు మనం IIoT హెల్త్కేర్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుతుంటే ఈ ప్రత్యేకమైన నిర్మాణ దృక్పథాన్ని చూద్దాం స్లైడ్ దిగువన ఇవ్వబడిన ఈ ప్రత్యేక ఆధారము నుండి ఇది తీసుకోబడింది ప్రాథమికంగా మనం IIoT హెల్త్కేర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవి విస్తృతంగా నిర్మాణంలో విభిన్న పొరలు ఇది చాలా దిగువన సెన్సింగ్ నుండి మొదలవుతుంది గ్రహించిన డేటాను పంపడం డేటాను ప్రాసెస్ చేయడం డేటాను నిల్వ చేయడం మరియు విభిన్న సమాచార జ్ఞానం పొందడం సమాచార ప్రాసెసింగ్ నాలెడ్జ్ ప్రాసెసింగ్ మరియు మొదలైన వాటి ద్వారా డేటాను మరింత అర్ధవంతం చేయడానికి ప్రయత్నిస్తున్న డేటా గురించి ఏమి జరుగుతుందో పొందవచ్చు ఇవన్నీ సాధ్యమయ్యేవి ఇప్పుడు ఈ విషయాన్ని మరింత వివరించనివ్వండి మనం క్లౌడ్ ఎనేబుల్డ్ IIoT హెల్త్ కేర్ కేర్ సొల్యూషన్ కలిగి ఉండాలని కోరుకుందాం ఇది ఎలా ఉంటుంది అటువంటి పరిష్కారం యొక్క డేటాఫ్లో నిర్మాణాన్ని చూద్దాం ఒక చివరలో మనం సెన్సార్ ఎనేబుల్ చేయబోయే ఈ విభిన్న విషయాలు మరియు పరికరాలను కలిగి ఉండబోతున్నాము అనగా స్మార్ట్ సెన్సార్లు మరియు తరువాత కొన్ని గేట్వే లు గేట్వే పరికరాలు డేటా క్లౌడ్ ప్లాట్ఫారమ్కు పంపబడుతుంది IOT ఎనేబుల్ చేసిన క్లౌడ్ ప్లాట్ఫాం లో విభిన్న విశ్లేషణలు ప్రదర్శింపబడతాయి వేరే విశ్లేషణలు ఉదాహరణకు విశ్లేషణ మాత్రమే కాదు ఆరోగ్య డేటా ధృవీకరణ చేయవచ్చు మరియు డేటాను నిల్వ చేయవచ్చు మరియు డేటా వాస్తవానికి కంప్యూటర్లో లేదా క్లౌడ్లోని గణన వనరులో కూడా ప్రాసెస్ చేయవచ్చు మరియు క్లౌడ్ వద్ద ఇంకా చాలా విభిన్నమైన పనులు చేయగలవు మరియు చివరకు మనం రెండు మార్గాల కమ్యూనికేషన్ మరియు చివరకు మనం ఈ విభిన్న అనువర్తనాలను కలిగి ఉండబోతున్నాము ఆరోగ్య సంరక్షణ అనువర్తనాలు లోపలికి రాబోయే డేటాపై విశ్లేషణల నుండి లబ్ధిదారులుగా ఉండబోతున్నాయి ఈ విభిన్న అనువర్తనాలు అమలు కానున్నాయి అప్లికేషన్ చివరలో వేర్వేరు రోగులు డేటా అంటే వారి ఆరోగ్య పరిస్థితి గురించి ECG EMG వంటి వి పల్స్ ఆక్సిమీటర్ డేటా కావచ్చు మరియు తగిన ప్రాసెసింగ్ తగిన విశ్లేషణల తర్వాత అనేక ఇతర రకాల ఆరోగ్య సంరక్షణ డేటాను వేర్వేరు అనువర్తనాలు విభిన్న పోర్టల్స్ వెబ్ పోర్టల్స్ ద్వారా అందుబాటులో ఉంచవచ్చు ఇది హెల్త్కేర్ IOT కోసం డేటా ఫ్లో ఆర్కిటెక్చర్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది మనం మరింత ముందుకు చూద్దాం మరియు ఆరోగ్య సంరక్షణలో IIoT యొక్క ప్రయోజనాలు ఏమిటో చూద్దాం IIoT తో రోగి యొక్క ఆరోగ్య పరిస్థితిని రిమోట్గా పర్యవేక్షించవచ్చు రిమోట్ హెల్త్కేర్ సాధ్యమే రిమోట్ రియల్ టైమ్ రోగుల ఆరోగ్య పరిస్థితి 24x7 యొక్క నిరంతర పర్యవేక్షణ సాధ్యమే ఆసుపత్రి సిబ్బంది వారి అత్యవసర విభాగాలలో రోగి రాకను ఊహించవచ్చు ఆసుపత్రి శుభ్రత మరియు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాన్ని గుర్తించగల పరిశుభ్రత పర్యవేక్షణ వ్యవస్థను కలిగి ఉండటం కూడా సాధ్యమే వైద్య సిబ్బంది IIoT ఉపయోగించి చిన్న బడ్జెట్తో నాణ్యమైన వైద్య సేవలను అందించగలరు ఆరోగ్య సంరక్షణలో IIoT అమలు వల్ల కలిగే అనేక ప్రయోజనాలు ఇవి ఈ రోజుల్లో వివిధ ఆరోగ్య పరికరాలు ఉన్నాయి వైర్లెస్ ECG మానిటర్లు బయో సిగ్నల్లను ఈ ECG పరికరాలు ECG సెన్సార్ల నుండి సేకరించగలవు సేకరించిన డేటా క్లౌడ్కు పంపబడుతుంది వైద్య సిబ్బంది ఆరోగ్య సంబంధిత డేటాను నిజ సమయంలో విశ్లేషించవచ్చు వాస్తవానికి మీరు స్వయంచాలకంగా రాగల డేటాను విశ్లేషించగల మరియు హెచ్చరికలను పంపగల కొన్ని ప్రోగ్రామ్లను కలిగి ఉండవచ్చు వైర్లెస్ IOT చే ప్రారంభించబడిన ECG సెన్సార్ యొక్క ఒక ఉదాహరణ కార్డియోకోర్ QardioCore అనేది ECG పర్యవేక్షణ కోసం ఒక పరికరం ఇది వైర్లెస్ పరికరం అదేవిధంగా ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు గ్లూకోజ్ స్థాయి పర్యవేక్షణ కోసం డయాబెటిస్ రోగులు సాధారణంగా గ్లూకోజ్ స్థాయిని చాలా తరచుగా తనిఖీ చేయాలి ముఖ్యంగా డయాబెటిస్ ఎక్కువ స్థాయిలో ఉన్నవారు వారు రక్తంలో చక్కెరను నిరంతరం తనిఖీ చేయవలసి ఉంటుంది నిరంతరంగానే కాదు చాలా తరచుగా మనం రోగులను అమర్చగల స్వయంచాలక IOT ఎనేబుల్ సిస్టమ్ కలిగి ఉంటే అప్పుడు ఈ వేర్వేరు రోగుల నుండి స్వయంచాలకంగా డేటా ఎవరికైనా అర్ధమయ్యే రీతిలో డయాబెటిస్ రోగికి చికిత్స చేస్తున్న వైద్యులు కు అందుబాటులో ఉంటుంది నిరంతర గ్లూకోజ్ పర్యవేక్షణ పరికరానికి ఉదాహరణ డెక్స్కామ్ నిరంతర గ్లూకోజ్ పర్యవేక్షణలో డెక్స్కామ్ పరికరాలు సహాయపడతాయి అదేవిధంగా మనకు IIoT ఆధారిత రక్తపోటు మానిటర్లు ఉన్నాయి IIoT పరికరాలను ఉపయోగించడం ద్వారా రోగి యొక్క రక్తపోటు కొలుస్తారు మరియు నిజ సమయంలో ఇతర రక్తపోటులతో పోల్చబడుతుంది వైద్యులు రోగి యొక్క రక్తపోటును నిజ సమయంలో పర్యవేక్షించవచ్చు రక్తపోటు ఒక నిర్దిష్ట ప్రవేశాన్ని ప్రాసెస్ చేస్తే మరియు రక్తపోటు డేటాను బట్టి వైద్యులు రోగులకు మందులను సూచించవచ్చు రక్తపోటు పర్యవేక్షణ వ్యవస్థకు అలాంటి ఒక ఉదాహరణ ఐహెల్త్ బిపి 5 అదేవిధంగా శరీర ఉష్ణోగ్రత మానిటర్లు ధరించగలిగే సెన్సార్లు మానవ శరీర ఉష్ణోగ్రతను నిరంతరం పర్యవేక్షిస్తాయి శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక పెరుగుదల లేదా శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక తగ్గుదలకు రోగులను హాని చేసే వ్యాధులతో బాధపడుతున్న ప్రత్యేక రోగులకు ఇది కొన్నిసార్లు చాలా అవసరం మార్కెట్లో వివిధ శరీర ఉష్ణోగ్రత సెన్సార్లు ఉన్నాయి అలాంటి శరీర ఉష్ణోగ్రత సెన్సార్ కిన్సా స్మార్ట్ థర్మామీటర్ ఉంది ఇది IOT ఆధారిత శరీర ఉష్ణోగ్రత పర్యవేక్షణ పరికరం ఆక్సిజన్ సంతృప్త ఆక్సిజన్ సంతృప్తిని కొలవడంలో సహాయపడుతుంది కాబట్టి ఈ పల్స్ ఆక్సియోమీటర్ను బ్లూటూత్ వంటి కనెక్టివిటీ పరిష్కారాలతో అనుసంధానించవచ్చు ఇది పర్యవేక్షించబడుతున్న రోగి యొక్క ఆక్సిజన్ సంతృప్త స్థాయి యొక్క డేటాను నిరంతరం పంపగలదు IOT ఆధారిత కాంటాక్ట్ లెన్సులు కూడా మార్కెట్లో ఉన్నాయి వేర్వేరు IOT ఆధారిత కాంటాక్ట్ లెన్సులు ఉన్నాయి ఇవి స్మార్ట్ ఫోన్లతో వై ఫై కనెక్టివిటీని కూడా అందిస్తాయి తద్వారా రోగి యొక్క పరిస్థితి వారి కంటి పరిస్థితి వారి చక్కెర స్థాయి మొదలైనవి కూడా పర్యవేక్షించబడతాయి IOT ఆధారిత ఉబ్బసం చికిత్స పరిష్కారాలు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి స్మార్ట్ ఇన్హేలర్ ఉబ్బసం రోగులకు ఇన్హేలర్లు చాలా అవసరం స్మార్ట్ ఇన్హేలర్లు తయారు చేయబడ్డాయి ADAMM అనేది ఒక తెలివైన ఆస్తమా పర్యవేక్షణ పరికరం ఈ ప్రత్యేక పరికరం శరీర ఉష్ణోగ్రత దగ్గు రేటు హృదయ స్పందన రేటు మొదలైనవాటిని ట్రాక్ చేస్తుంది ప్రాథమికంగా ఉబ్బసం దాడి యొక్క ప్రాథమిక లక్షణాలు వివిధ స్మార్ట్ ఫోన్ ఆధారిత ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి సెన్సార్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుసంధానించబడిన స్మార్ట్ ఫోన్ పరికరాలు రోగుల డేటాను సేకరించడంలో సహాయపడతాయి వినియోగదారుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి మరియు వ్యాధులను గుర్తించడానికి స్మార్ట్ ఫోన్ ఉపయోగించబడుతుంది స్మార్ట్ ఫోన్ల ఆరోగ్య సంరక్షణ అనువర్తనం ప్రాథమికంగా తక్కువ ఖర్చుతో కూడిన ఆరోగ్య పరికరాలను అందిస్తుంది ఇవి రోగుల ఆరోగ్య పరిస్థితిని గుర్తించడంలో సహాయపడే డయాగ్నొస్టిక్ అనువర్తనాలు వంటివి రోగులు మరియు ఆసుపత్రుల మధ్య వైద్య సమాచార మార్పిడికి కూడా సహాయపడుతుంది మరియు రోగులకు ట్యుటోరియల్స్ రూపంలో వైద్య విద్యను కూడా అందిస్తుంది హెల్త్ అసిస్టెంట్ అనేది రోగి యొక్క ఆరోగ్య పరిస్థితిని ట్రాక్ చేసే ఒక అనువర్తనం గూగుల్ ఫిట్ అనేది యొక్క వివిధ రోగి శారీరక శ్రమలను ట్రాక్ చేసే మరొక పరిష్కారం ECG సెల్ఫ్ మానిటరింగ్ అనేది "ECG సెల్ఫ్ చెక్" సాఫ్ట్వేర్ ఆధారంగా ECG పరికరంగా పనిచేసే మరొక పరిష్కారం అదేవిధంగా ఇక్కడ జాబితా చేసిన విభిన్న ఇతర పరిష్కారాలు ఉన్నాయి మరియు జాబితా చేయనివి ఇంకా చాలా ఉన్నాయి ఆరోగ్యం సంరక్షణ పరంగా మరియు ఆరోగ్యం సంరక్షణలో IOT అమలు లో ఉన్న విభిన్న పరిష్కారాలను ప్రాథమికంగా అన్వేషించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను క్లౌడ్ ఎనేబుల్మెంట్ పెద్ద డేటాతో వ్యవహరించడం ఎందుకంటే ఈ ఆరోగ్య సంరక్షణ సెన్సార్ల నుండి ఉత్పత్తి చేయబడిన ఈ డేటాలో ఎక్కువ భాగం పెద్ద డేటా యొక్క స్వభావాన్ని కలిగి ఉంటాయి క్లౌడ్ ఎనేబుల్మెంట్ బిగ్ డేటా అనలిటిక్స్ మొదలైనవి ఆరోగ్య సంరక్షణలో చాలా ముఖ్యమైనవి మరియు ఆరోగ్య సంరక్షణలో IOT అమలు ఆరోగ్య సంరక్షణ రంగంలో భద్రత చాలా ముఖ్యమైనది వ్యక్తుల గోప్యత చాలా ముఖ్యం ఎందుకంటే ఒక నిర్దిష్ట కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా ఒక పరికరం నుండి మరొక పరికరానికి ముందుకు తీసుకువెళుతున్న డేటాను హ్యాక్ చేయకూడదు మరియు ప్రాథమికంగా అనధికార వినియోగదారులు డేటాకు ప్రాప్యత పొందలేరు డేటా యొక్క గోప్యత డేటా యొక్క సమగ్రత ప్రామాణీకరణ యంత్రాంగాలు మరియు వాటి అమలు మరియు డేటా లభ్యత భద్రతా అవసరాలు మరియు IIoT హెల్త్కేర్లో వాటి అమలుల విషయంలో చాలా ముఖ్యమైనవి IoT లేదా IIoT ఆరోగ్య సంరక్షణ వివిధ సవాళ్లుగా పరిమిత గణన సామర్థ్యానికి సంబంధించి సవాళ్లు ఖరీదైన కార్యకలాపాలను చేయలేకపోవడం చాలా తక్కువ పరికర జ్ఞాపకశక్తి శక్తి పరిమితి మరియు ఈ వేర్వేరు మొబైల్ పరికరాల కదలిక లను జాగ్రత్తగా చూసుకోవడం వంటి సవాళ్లు ఎందుకంటే రోగులు కూడా కదులుతూనే ఉంటారు తత్ఫలితంగా ఈ పరికరాలు సెన్సార్లు కూడా మొబైల్ పరికరాలు సాంకేతిక కోణం నుండి ఈ విభిన్న పరికరాల కదలికను జాగ్రత్తగా చూసుకోవడం ఒక సవాలు కమ్యూనికేషన్ మరియు అల్గోరిథమిక్ దృక్కోణం నుండి విభిన్న సవాళ్లు ఉన్నాయి వాటన్నింటినీ జాగ్రత్తగా చూసుకోవడం అనేది వివిధ సవాళ్లు చివరకు మనం సూచనలకు వచ్చాము మరోసారి యథావిధిగా ఇవి మీరు వెళ్ళడానికి ప్రోత్సహించబడిన కొన్ని సూచనలు దీనితో మనం ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో ఆరోగ్య సంరక్షణ అమలు లేదా IIoT అమలు ముగింపుకు వచ్చాము విభిన్న సూచనలు గురించి మనం మాట్లాడాము అక్కడ ఉన్న వివిధ పరిష్కారాలు దాని గురించి మాట్లాడాము ఈ ప్రత్యేక పరిశ్రమను ప్రభావితం చేసే విభిన్న సవాళ్లను పరిష్కరించడానికి ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో IIoT అమలు ఎలా జరిగిందనే దానిపై అవగాహన పొందడానికి ఈ విభిన్న పరిష్కారాల ద్వారా వెళ్ళమని మరోసారి ప్రోత్సహిస్తున్నాను ధన్యవాదాలు